సరే మీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పనితీరు మరియు లక్షణాల యొక్క మునుపటి అంశమే ఈ కొనసాగింపు మరొక ఉదాహరణ ను తీసుకుందాం మీ వోల్టేజ్ వేవ్స్ కు సంబంధించి ఇవి ఇంకా 2 ఉన్నాయి దీని తర్వాత ఒక ఉదాహరణ మరియు దాని తర్వాత మరొక ఉదాహరణ కు వెళదాము కాబట్టి మనం ఇంతకు ముందే చూశాము మీ షార్ట్ సర్క్యూట్ లైన్ మీడియం మీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మోడల్తో కలిపి ఉంది మరియు ఇప్పుడు మీరు చూసిన దానిని ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ లైన్ అని పిలుస్తారు మరియు తరువాతవి షార్ట్ లైన్ మీడియం లైన్ మరియు లాంగ్ లైన్ మరియు అవే పారామీటర్స్ తో ఉంటుంది మరియు ఇది తరువాతి వాటితో పోలిస్తే ఉదాహరణ గా ఉంటుంది కాబట్టి ఇది ఒక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఇది 60 MVA124 KV వద్ద 50 హెర్ట్జ్ మరియు 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగ్గింగ్ కు లోడ్ను అందిస్తోంది రెసిస్టన్స్ మరియు రియాక్టన్స్ ఇవ్వబడ్డాయి మరియు అడ్మిట్టన్స్ 0 442 10 3 మొ లాగ ఛార్జింగ్ కెపాసిటెన్స్ వల్ల ఇవ్వబడింది ఇక్కడ A B C D కాన్స్టాంట్స్ పంపించే ఎండ్ వోల్టేజ్ కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ లైన్ యొక్క రెగ్యులేషన్ మరియు ఎఫిషియెన్సీ లని కనుక్కోవాలి కాబట్టి రెసిస్టన్స్ 25 3Ω మరియు ఇంపెడెన్స్ X 66 5Ω గా ఇవ్వబడింది మరియు అందువల్ల ఇంపెడెన్స్ 25 3 j 66 5 Ω మరియు అవుతుంది Y ఇక్కడ ఛార్జింగ్ అడ్మిట్టన్స్ j0 442 10 3 మొ కు సమానం ఇది ఛార్జింగ్ అడ్మిటెన్స్ మరియు γl ఎందుకంటే మనం లాంగ్ లైన్ అని పిలిచే దాని కోసం చూస్తున్నాం కాబట్టి γl నిజానికి ZY ఇందులో ఇది వాస్తవానికి z కాబట్టి zyl కు సమానం మీరు l2 ను తీసుకుంటే దాని లోపల రూట్ రాయవచ్చు కాబట్టి zlyl వాస్తవానికి γl Z Y ఎందుకంటే Z మరియు Y రెండూ మీకు తెలుసు ఇది Z మరియు ఇది Y రెండూ మీకు తెలిసినవే కాబట్టి ZY Z మరియు Y కి సమానం అప్పుడు మీకు 0 0327 j 0 174 వస్తుంది కాబట్టి A D అంటే A B C D పారామీటర్స్ ని లాంగ్ లైన్ కోసం తీసుకుంటాం ఇదిcosh γl కాబట్టి cosh ZY అనేది కాస్ హైపర్బోలిక్ కు సమానం ఈ విలువ ప్రతిక్షేపిస్తే ఇక్కడ ZY మీకు A D 0 986 కోణం 0 32 డిగ్రీ మరియు B ZCsinh γl కు సమానంగా ఉంటుంది మీకు ZC ZY Z పై రూట్ వ్రాయవచ్చు ఇంతకుముందు మనకు ఈ విషయాలన్నీ ఈ టర్మ్ మరియు నిర్వచనం Y ద్వారా ఇవ్వబడ్డాయి కాబట్టి sinh ZY మీరు ఈ విషయాన్ని ZY ని ప్రతిక్షేపిస్తే 393 j 72 3 గా ఉంటుంది అందువల్ల ఒకవేళ మీరు ఇక్కడ B ని ప్రతిక్షేపిస్తే మీకు 69 2 డిగ్రీల 70 3 కోణం వస్తుంది మరియు C 1ZCsinhγl కాబట్టి ఇది 1ZC కాబట్టి ఇది YZ Y ని Z తో భాగిస్తే sinh ZY కాబట్టి మీరు ఈ విలువలను ప్రతిక్షేపిస్తే మీకు C j 0 44 10 4 వస్తుంది కాబట్టి ఇదంతా మీ A B C D పారామీటర్స్ గణించటం ముగిసింది లాంగ్ లైన్ కోసం ఇప్పుడు తరువాత మీ భాగం బి పంపే ఎండ్ వోల్టేజ్ కరెంటు మరియు పవర్ ఫాక్టర్ లను భాగం బి లో కనుక్కో వాలి కాబట్టి లోడ్ ను 60 MVA 124 KV వద్ద ఒకవేళ ఎటువంటి కండిషన్ ఇవ్వకపోతే మీరు లైన్ నుండి లైన్ ని అనుకోవాలి కాబట్టి ఈ వోల్టేజ్ లైన్ నుండి లైన్ కి కాబట్టి 3 కి ముందు ఉన్న కరెంట్ను లోడ్ చేయండి మీ VI MVA కి సమానం కాబట్టి ఇది 60 1000 కాబట్టి ఇక్కడ ప్రాథమికం గా కరెంట్ మాగ్నిట్యూడ్ 279 36 ఆంపియర్స్ కాబట్టి ఇక్కడ ఈ పవర్ ఫాక్టర్ 0 8 లాగ్గింగ్ లో ఉంది కాబట్టి IR 279 36 కోణం మైనస్ 36 87 డిగ్రీల ఆంపియర్స్ కు సమానం ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ 0 8 లాగ్గింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు పిలిచే VR లైన్ నుండి న్యూట్రాల్ ఫేజ్ వోల్టేజ్ కు సమానమని అనుకుంటే మీరు ప్రతిదీ తీసుకోవాలి అని నేను మీకు చెప్పాను కాబట్టి 1243 కోణం 0 డిగ్రీ ల KV కాబట్టి ఇది 71 6 కోణం 0 డిగ్రీ ల కిలో వోల్ట్ ఇది ఫేజ్ వోల్టేజ్ ఇప్పుడు పంపే ఎండ్ వోల్టేజ్ AVR BIR కు సమానం అని మీకు తెలుసు కాబట్టి ఈ కరెంట్ వాస్తవానికి 220 మీ 279 87 డిగ్రీ లు అంటే ఈ VS 0 32 డిగ్రీ లకు 70 కి సమానంగా ఉంటుంది అంటే AVR 71 6 కోణం 0 డిగ్రీ లు మరియు ఇది మీ B విలువ 69 2 డిగ్రీ ల 70 3 కోణం మరియు ఈ కరెంట్ 279 36 ఆంపియర్స్ కాబట్టి 1000 ద్వారా విభజించబడింది దీని మొత్తం మాగ్నిట్యూడ్ కిలో వోల్ట్ లోకి మారుతుంది కోణం మైనస్ 36 87 డిగ్రీ లోకి వోల్టేజ్ తగ్గడం వలన మారుతుంది ఎందుకంటే ఇది కిలో వోల్ట్ కాబట్టి మీకు VS 87 84 కోణం 7 1 డిగ్రీ ల కిలో వోల్ట్ కు సమానం కాబట్టి 387 12 ను లైన్ చేయడానికి ఎండ్ వోల్టేజ్ L డాష్ L అంటే లైన్ కి పంపడం 12 డిగ్రీల కిలో వోల్ట్ అంటే 152 14 కోణం 7 12 డిగ్రీ ల కిలో వోల్ట్ ఇప్పుడు పంపే ఎండ్ కరెంట్ IS C VR D IR C మరియు D రెండింటిని గణించాలి కాబట్టి మనకు VR తెలుసు IR కూడా కాబట్టి మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఈ విలువ మీరు ఇక్కడే ప్రతిక్షేపిస్తారు మరియు మీరు లెక్కిస్తే 257 78 కోణం మైనస్ 30 86 డిగ్రీ ల ఆంపియర్ మీకు లభిస్తుంది అందువల్ల మీరు రిఫరెన్స్ లైన్ తీసుకోవటానికి ఇది మీ రిఫరెన్స్ లైన్ మీ VS 152 14 కోణం 7 12 డిగ్రీ లు కాబట్టి ఈ రిఫరెన్స్ లైన్ నుండి దారితీస్తుంది కాబట్టి ఇది మీ VS 7 12 డిగ్రీ లు మరియు కరెంట్ మైనస్ 30 8786 డిగ్రీ లు కాబట్టి ఈ వైపు 36 87 డిగ్రీలు కాబట్టి కోణం పవర్ ఫాక్టర్ కోణం ఈ పంపే ఎండ్ వోల్టేజ్ మరియు పంపే ఎండ్ కరెంట్ మధ్య కోణం అవుతుంది కాబట్టి ఇది 7 98 డిగ్రీ లు అవుతుంది కాబట్టి ఇది మీ పవర్ ఫాక్టర్ కోణం ఒకసారి మీరు ఈ పవర్ ఫ్యాక్టర్ కోణాన్ని పొందిన తర్వాత కాబట్టి మీరు దీనిని 37 98 డిగ్రీల కొసైన్ అయిన 0 788 కు సమానమైన పంపే ఎండ్ పవర్ ఫాక్టర్ గా తీసుకుంటారు ఇది పంపే ఎండ్ పవర్ ఫాక్టర్ ఇప్పుడు మూడవ భాగం ఏమిటంటే మీరు రెగ్యులేషన్ ను కనుగొనాలి కాబట్టి PS పంపే ఎండ్ పవర్ కి అంటే3 కి సమానం మీ VI కి 78 కొసైన్ మీ 152 14 KV ఇది 1000 ద్వారా భాగించబడుతుంది ఎందుకంటే ఇది ఆంపియర్లో ఉంది మరియు అందుకే మనం విభజించాలి 1000 తో కాబట్టి మరియు ఇది కిలో వోల్ట్ లో ఉంటుంది ఇది కిలో ఆంపియర్ అవుతుంది కాబట్టి చివరికి ఇది 53 52 మెగావాట్లు అవుతుంది మరియు ఎండ్ పవర్ 60 0 8 స్వీకరించడం 48 మెగావాట్లు ఇది మీ 3 ఫేజ్ పవర్ మరియు ఇది 3 ఫేజ్ సెండింగ్ ఎండ్ పవర్ కాబట్టి 53 52 రిసీవ్ ఎండ్ 48 కాబట్టి మీరు మీ 48 అను పిలవబడే ఎఫిషియన్సీ PR PS లో ఇది మనకు తెలుసు కాబట్టి 4853 52 89 అప్పుడు వాస్తవానికి D ఈ లైన్ యొక్క D ఎఫిషియన్సీ లో ఇవ్వబడింది కానీ ఇక్కడ మనం వోల్టేజ్ను లెక్కించాము వోల్టేజ్ రెగ్యులేషన్ VS|A| VRVR VS అనేది A యొక్క మాగ్నిట్యూడ్ అని పిలుస్తారు VR యొక్క మాగ్నిట్యూడ్ అని తెలుసు అవన్నీ మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తారు కాబట్టి ఒకవేళ మీ వోల్టేజ్ రెగ్యులేషన్ 24 43 అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి ఒకవేళ ఈ ఉదాహరణ ను పరిగణన లోకి తీసుకుంటే మీ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది తరువాతది ఇక్కడ అదే డేటాను తీసుకుంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఇది ఉదాహరణ మరియు షార్ట్ లైన్ మీడియం లైన్ మరియు లాంగ్ లైన్ కోసం ఉపయోగించాము కాబట్టి ఒక 60 హెర్ట్జ్ 250 కిలో మీటర్ల లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ 33 j104 Ω యొక్క ఇంపెడెన్స్ కలిగి ఉంది మరియు మొత్తం షంట్ అడ్మిటెన్స్ 10 3 మొ రిసీవింగ్ ఎండ్ లోడ్ 208 KV వద్ద 50 మెగావాట్లు 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగ్గింగ్ తో ఉంటుంది షార్ట్ లైన్ నామినల్ π పద్ధతి మరియు ఖచ్చితమైన ట్రాన్స్మిషన్ లైన్ ఉపయోగించి పంపే ఎండ్ వోల్టేజ్ కరెంట్ పవర్ ఫ్యాక్టర్ మరియు పవర్ ని మీరు కనుగొని ఆపై లైన్ 250 కిలో మీటర్ల పొడవు ఉన్నప్పటికీ సరిపోల్చాలి కాని మీరు పరిగణ లో కి దాదాపు గా మీడియం ను తీసుకుంటే షార్ట్ లైన్ మరియు లాంగ్ లైన్ గా వస్తుంది కాబట్టి అదే డేటాను ఉపయోగిస్తాము కాబట్టి Z ను 33 j104 109 40 Ω Y j 10 3 మొ నేను Siemens రాయడం లేదు మొ వ్రాయడానికి ఇష్టపడతాను కాబట్టి మొ రాస్తాను స్వీకరించే ఎండ్ లోడ్ను స్వీకరించడం 2 వద్ద 208 KV వద్ద 50 మెగావాట్లు మరియు 0 8 లాగ్గింగ్ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి మొదట మీరు మీ కరెంటును తెలుసుకోవాలి కాబట్టి ఇది మీ స్వీకరించే ఎండ్ లోడ్ 50 మెగావాట్లు కాబట్టి ఇది మీ 3 V Icosφ 50 అయితే విద్యుత్ కోణం కూడా తీసుకోబడుతుంది ఎందుకంటే పవర్ ఫాక్టర్ 0 8 వెనుకబడి ఉంటుంది కాబట్టి మనం IR 5032080 8 మరియు కోణం మైనస్ 36 87 డిగ్రీలను వ్రాస్తున్నాము కాబట్టి IR దీనికి సమానం ఇక్కడ మీరు దీనిని 50 ను మెగావాట్ అని పిలుస్తారు మరియు ఈ 208 కిలో వోల్ట్ కాబట్టి అందుకే ఈ విద్యుత్ కిలో ఆంపియర్ అవుతుంది కాబట్టి IR 0 173 కోణం మైనస్ 36 87 డిగ్రీ కిలో ఆంపియర్ కాబట్టి ఫేజ్ వోల్టేజ్ 2003 కాబట్టి 120 08 కోణం 0 డిగ్రీ KV ఇప్పుడు మొదట ఇది దాదాపుగా షార్ట్ లైన్ షార్ట్ లైన్ అంటే VS VR IZ అని మీరు భావిస్తారు కాబట్టి అప్పుడు VR ని ప్రతిక్షేపించండి మరియు తరువాత I ఆ తరువాత లైన్ Z VS లభిస్తుంది 135 87 కోణం 4 62 డిగ్రీ కిలో వోల్ట్ అందువల్ల ఎండ్ వోల్టేజ్ లైన్ ను లైన్ కి పంపడం ద్వారా దీనిని 3 గుణించాలి మీకు 235 33 కోణం 4 62 డిగ్రీ ల KV వస్తుంది మరియు షార్ట్ లైన్ పంపే ఎండ్ కరెంట్ స్వీకరించేఎండ్ కరెంట్ కు సమానం 173 కోణం మైనస్ 36 87 డిగ్రీ కిలో ఆంపియర్ మన షార్ట్ లైన్ కోసం కాబట్టి అందువల్ల మీ పంపే ఎండ్ పవర్ ఫాక్టర్ ని పంపడం మీ కరెంట్ అని నేను మీకు చెప్పాను మైనస్ 36 8 మరియు మీ వోల్టేజ్ కోణం 4 ఒక సెకను నేను మీ రిఫరెన్స్ లైన్ ని గీస్తున్నాని అని అనుకుందాం ఇది మీ రిఫరెన్స్ లైన్ మరియు మీ వోల్టేజ్ మీ 235 33 పంపే ఎండ్ వోల్టేజ్ 4 62 డిగ్రీ లు కాబట్టి ఈ రిఫరెన్స్ లైన్ నుండి ఇది మీ VS మరియు ఈ కోణం మీ 4 62 డిగ్రీలు మరియు కరెంటు మీరు మైనస్ 36 87 అని పిలుస్తారు కాబట్టి ఇది మీ కరెంటు మీరు IR అని అనుకోండి ఈ విషయం చెప్పండి మరియు IR IS VS IS షార్ట్ లైన్ IR IS కాబట్టి ఈ కోణం 36 87 కు సమానం అనగా ఈ పంపే ఎండ్ వోల్టేజ్ పంపే ఎండ్ కరెంట్ కు సమానం కానీ నేను మీకు చెప్తాను ఈ IR వాస్తవానికి IS కి సమానంపంపించే ఎండ్ వోల్ట్ షార్ట్ లైన్ కోసం కాబట్టి పవర్ ఫ్యాక్టర్ కోణం ఈ వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం అవుతుంది కాబట్టి ఇది 4 62 36 87 అవుతుంది అంటే నేను ఇక్కడే చేశాను అంటే పవర్ ఫాక్టర్ కోణం అనేది వాస్తవానికి నేరుగా పవర్ ఫాక్టర్ కోణం 36 870 4 62 అని వ్రాస్తున్నాను కాబట్టి ప్రాథమికంగా ఇది కొసైన్ కాబట్టి 0 మరియు పంపే ఎండ్ పవర్ పంపే ఎండ్ వోల్టేజ్ 3 కు సమానం కరెంటు లో కి ఈ లైన్ నుండి లైన్ కు ఈ విలువ మీ 173 ఈ పవర్ ఫాక్టర్ 0 కాబట్టి ఇది 52 88 మెగావాట్లు ఇది షార్ట్ లైన్ కోసం ఆ తర్వాత టేబుల్ పట్టిక రూపం లో ఉంచబడుతుంది మరియు మీరు వ్యత్యాసాన్ని చూస్తారు మీరు నామినల్ π పద్ధతి ని పరిగణించినప్పుడు అదే డేటాతో సమానం గా ఉన్నప్పుడు అది A D 1 YZ2 ఒకవేళ గణిస్తే మీకు 0 9481 కోణం కేవలం 1 డిగ్రీ మరియు B Z లభిస్తుంది 109 11 కోణం 72 4 డిగ్రీ మరియు C Y 1 YZ4 ఇది సుమారుగా j 10 3 అవుతుంది మరియు VS AVR B IR అని మీకు తెలుసు మీరు ఇక్కడ అన్ని పారామీటర్స్ ను AVR B IR లో ప్రతిక్షేపిస్తారు అందువల్ల VS లైన్ నుండి లైన్ ఈ 129 817 కు 3 గా ఉంటుంది అది మీ 224 85 కోణం 5 7272 డిగ్రీ KV ఇది లైన్ నుండి లైన్ వోల్టేజ్ పంపే ఎండ్ కరెంట్ IS CVR D IR అది మీ C D విలువ VR IR విలువ ఇక్కడే మీరు ఉంచినదంతా మీకు లభిస్తుంది IS 0 135 కోణం 10 2323 డిగ్రీ కిలో ఆంపియర్ కాబట్టి ఇది మీ రిఫరెన్స్ లైన్ ఈ రిఫరెన్స్ లైన్ మరియు VS లైన్ నుండి లైన్ 5 72 డిగ్రీ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది VS 5 72 డిగ్రీ మరియు కరెంటు కోణం IS కోణం 10 23 డిగ్రీ కాబట్టి ఇది రిఫరెన్స్ లైన్ 10 23 డిగ్రీ నుండి మీ IS కాబట్టి మీరు వోల్టేజ్ మరియు కరెంటు VS మరియు IS ల మధ్య కోణాన్ని పొందాలి కాబట్టి ఇది మీ 10 72 అవుతుంది అంటే దీని అర్థం మీ ఈ కోణం మీరు ఈ కోణాన్ని సరిగ్గా కనుగొనాలి మరియు ఈ కోణం వాస్తవానికి 4 51 డిగ్రీ లు వస్తుంది కాబట్టి పంపే ఎండ్ పవర్ ఫాక్టర్ కొసైన్ 4 51 డిగ్రీ 0 997 మరియు ఇది పవర్ ఫాక్టర్ కి దారితీస్తుంది ఎందుకంటే కరెంటు IS నిజానికి వోల్టేజ్ కు దారితీస్తుంది మునుపటి సందర్భంలో ఇది లాగ్గింగ్ కరెంట్ VS నుండి ఇది వెనుకబడి ఉంది కానీ అది షార్ట్ లైన్ కోసం మరియు కరెంటు పంపే ఎండ్ మీ వోల్టేజ్ కు దారితీస్తుందని మీరు చూశారు అందుకే ఇది లీడింగ్ పవర్ ఫాక్టర్ 0 997 కాబట్టి మరియు ఇక్కడ నేను వ్రాసినది 10 23 5 72 డిగ్రీల ద్వారా 4 51 డిగ్రీ లు అంటే IS లీడింగ్ లో ఉంది VS కంటే కాబట్టి PS అనేది 3 224 85 కు సమానం మరియు ఇక్కడ కరెంటు పవర్ ఫాక్టర్ 0 997 కు కిలో ఆంపియర్లో ఉంటుంది 4 మెగావాట్ అంటే పంపే ఎండ్ పవర్ అప్పుడు చివరిది ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ లైన్ సమీకరణం ఏమిటంటే మీ టాన్ హైపర్బోలిక్ మీకు ఏమైతే వచ్చాయో కొసైన్ సైన్ టాన్ ప్రతిదీ వచ్చింది కాబట్టి మొదట మీరు γlZYl ను కనుగొన్నాము వాస్తవానికి మునుపటి ఉదాహరణలో మీరు చూసిన γl ZY మీరు Z Y మీరు అన్ని Z Y విలువలను ప్రతిక్షేపిస్తారు ఎందుకంటే మీకు తెలిసినవన్నీ81 2 డిగ్రీల 0 33 కోణం పొందుతాయి కాబట్టి ZC ZY కాబట్టి z y ZY వర్గానికి సమానం ఇక్కడ మీరు Z మరియు Y విలువలను ఉంచడం వలన మైనస్ 8 8 డిగ్రీలు 330 31 ల కోణం ని పొందుతారు ఇప్పుడు A D cosh γl ఈ విలువను పెట్టడం వలన మీకు 0 9481 ల కోణం 1 డిగ్రీ వస్తుంది sinh γl 0 33 కోణం 81 2 డిగ్రీ లకు సమానం మరియు B ZC sinh γl నూట తొమ్మిదవ కోణం 72 4 మరియు C sinh γl ZC మీరు ఈ విలువలను j ను మీ j 10 3 లోకి ప్రతిక్షేపిస్తే పొందుతారు ఇప్పుడు పంపే ఎండ్ వోల్టేజ్ VS AVR B IR కాబట్టి AVR B IR ఇక్కడ మీరు ప్రతిక్షేపిస్తే ఈ విలువలు అన్నీ ప్రతిక్షేపించబడతాయి మరియు మీకు VS 129 806 కోణం 5 72 డిగ్రీల కిలో వోల్ట్ ను పొందుతారు అందువల్ల పంపే ఎండ్ వోల్టేజ్ లైన్ నుండి లైన్ ను ఈ 224 83 కోణం 5 72 డిగ్రీల కిలో వోల్ట్ ద్వారా గుణించాలి ఇప్పుడు అదేవిధంగా పంపే ఎండ్ కరెంట్ IS CVR D IR C తెలుసు D తెలుసు VS IR తెలిసినవన్నీ మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఈ విషయం మళ్ళీ పునరావృతం అవ్వదు కానీ మీరు ఈ విలువలను ప్రతిక్షేపిస్తారు ఒక విషయం ఏమిటంటే ఇది KV లో ఉంది కాబట్టి ఇది కిలో ఆంపియర్లో ఉంది కాబట్టి ఈ తగ్గడం అనేది కిలో వోల్ట్ పరంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భం లో మీరు లెక్కించినట్లైతే మీ కాలిక్యులేటర్ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ IS అని పిలవబడేది 0 135 కోణం 10 23 డిగ్రీ లు 23 డిగ్రీల కిలో ఆంపియర్ మరియు ఈ సందర్భం లో కూడా VS అనేది VS అంటే 5 72 డిగ్రీ ల కోణం మరియు కరెంటు 10 2323 డిగ్రీ లు మీరు మునుపటి మాదిరి గానే తీసుకుంటే సూచన లైన్ కాబట్టి కరెంట్ వాస్తవానికి ఇక్కడ పంపే ఎండ్ వోల్టేజ్కు దారితీస్తుంది కాబట్టి పవర్ ఫాక్టర్ కొసైన్ 10 23 5 72 డిగ్రీల వద్ద ఉంటుంది అంతకు ముందు 0 997 ఆధిక్యం లో ఉంటుంది కాబట్టి పంపే ఎండ్ పవర్ ఈ కరెంటు మాగ్నిట్యూడ్ 3 VR కు సమానం ఇది 0 997 పవర్ ఫ్యాక్టర్లో 52 4 మెగావాట్లు కాబట్టి మీరు ఈ 3 కేసు లను షార్ట్ లైన్ నామినల్ π పద్ధతి మరియు షార్ట్ లైన్ కేసు కు ఖచ్చితమైన పద్దతి ని పోల్చినట్లయితే మీ లైన్ నుండి లైన్ వోల్టేజ్కు పంపే మార్గం 235 33 KV కానీ నామినల్ π పద్ధతి కి పంపే ఎండ్ వోల్టేజ్ 224 85 KV మరియు ఖచ్చితమైన పద్ధతి కోసం 224 83 కాబట్టి నామినల్ π మరియు ఖచ్చితమైన పద్ధతి రెండూ ఎక్కువ లేదా తక్కువ సమానం గా ఉంటాయి కానీ లైన్ కు ఇది వాస్తవానికి లైన్ కు 235 33 KV లు ఇప్పుడు కరెంట్ యొక్క పంపే ఎండ్ మాగ్నిట్యూడ్ 0 173 కిలో ఆంపియర్ కానీ ఇక్కడ ఇది 0 135 కిలో ఆంపియర్ఇవి 2 దాదాపు ఒకే విధంగా ఉంటాయి కానీ ఇక్కడ ఇది కొంచెం ఎక్కువ కాబట్టి మీరు షంట్ కెపాసిటర్ను పరిగణన లోకి తీసుకున్నప్పుడు వాస్తవానికి ఏమి జరుగుతుంది క్షమించండి కెపాసిటర్ను ఛార్జ్ చేయడం కాబట్టి ప్రాథమికంగా ఇది మీ రియాక్టివ్ కరెంట్ అని మీరు పిలిచేదాన్ని ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో కరెంట్ కి కొంతవరకు 2 భాగాలు ఉంటాయి ఇందులో ఒకటి రియల్ భాగం మరియు రెండవది మీ రియాక్టివ్ భాగం కాబట్టి మీరు ఆ కెపాసిటెన్స్ తీసుకున్నప్పుడు ఛార్జింగ్ కెపాసిటెన్స్ రియాక్టివ్ కరెంట్ను ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి కరెంట్ యొక్క రియాక్టివ్ భాగం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మరియు ఆ సందర్భంలో మీరు కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు అందువల్ల ఈ కరెంట్ ఈ దాని కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ అడ్మిటెన్స్ వసూలు చేయడాన్ని షార్ట్ లైన్ కోసం పరిగణించరు కానీ దీని కోసం ఒకటి కంటే తక్కువ పరిగణించబడింది అందుకే కరెంటు దీని కన్నా కొంచెం తక్కువగా ఉంది మీరు షార్ట్ లైన్ ఛార్జింగ్ కోసం పరిగణించనప్పుడు అలాగే మరియు పవర్ ఫాక్టర్ లో ఉంటుంది మరియు ఇది 0 కానీ ఇందులో మీరు నామినల్ లేదా ఖచ్చితమైన పద్ధతి ని పరిగణన లోకి తీసుకుంటే పవర్ ఫాక్టర్ 0 997 ను మెరుగుపరుస్తుంది మరియు రెండూ ఒకేలా ఉంటాయి ఇది మళ్ళీ అదే ఫిలాసఫీ అవుతుంది ఇది ఛార్జింగ్ ప్రవేశాన్ని పరిగణన లోకి తీసుకోవడం వల్ల జరుగుతోంది కాబట్టి లాంగ్ లైన్ కోసం మీరు ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ని మరిచిపోవద్దు మరియు మీరు పంపే ఎండ్ పవర్ 52 88 మెగావాట్స్ షార్ట్ లైన్ కేసు కోసం కానీ నామినల్ పద్ధతి విషయం లో మీ ఖచ్చితమైన పద్ధతి కొద్దిగా తక్కువ 52 4 ఇక్కడ కూడా 4 ఎందుకంటే రియాక్టివ్ కరెంట్ ఇంజక్షన్ I కరెంటు పరిమాణం తక్కువగా ఉందని మీకు చెప్పాను కాబట్టి ఈ కరెంట్ కొంచెం తక్కువ మరియు ఇది కొంచెం ఎక్కువ కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచిస్తే అంటే లైన్ లాస్ నామినల్ గా ఉంటుంది లేదా షార్ట్ లైన్ షార్ట్ లైన్ తో పోల్చితే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇచ్చిన ఉదాహరణ ఇది మీకు తెలుసు లైన్ నామినల్ మరియు ఖచ్చితమైన పద్ధతి కాని మీరు చూడగలిగే ఒక విషయం నామినల్ గా దాదాపు ఖచ్చితమైన పద్ధతి వలె ఖచ్చితమైనదిగా పనిచేస్తుంది అందువల్ల అడ్మిటెన్స్ వసూలు చేసే అన్ని ట్రాన్స్మిషన్ లైన్ లోడ్ ఫ్లో అధ్యయనాల కోసం మీరు కనుగొంటారు మీరు ప్రాథమికం గా లైన్ చాలా పొడవు గా ఉంటే నామినల్ పద్ధతి ని పరిశీలిస్తున్నారు కాబట్టి ఇది ప్రతి ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ లైన్ కోసం నేను మీకు ఆరు వేర్వేరు ఉదాహరణ లు ఇచ్చాను మరియు ఇది వివిధ రకాల సమస్య ల యొక్క మీ ఆలోచన లను క్లియర్ చేస్తుంది ఇప్పుడు తదుపరిది మీ వోల్టేజ్ వేవ్స్ కాబట్టి 26 మరియు 27 సమీకరణాలను ఉపయోగించడం ద్వారా నేను మీకు 26 మరియు 27 ని కొద్ది సెకనులు చూపిస్తాను ఇది మీ 26 వ సమీకరణం అని మీరు గుర్తుచేసుకుంటే ఇది మీ 26 వ సమీకరణం V C1 eγxC2e γx ఇది సమీకరణం 26 మరియు మనం మీ ప్రాపగేషన్ కాన్స్టాంట్ గా α jβ ను తీసుకున్నాము కాబట్టి 26 మరియు 27 సమీకరణాలను ఉపయోగించడం అంటే మీ ఈ విలువ ను ఇక్కడ ఉంచాలి అంటే మీరు ఇక్కడ విలువ ను ఉంచాలి మీరు అలా చేస్తే అది 26 మరియు 27 వ సమీకరణం అవుతుంది V C1 eαxC2ejβx ఎందుకంటే ఇది నిజానికి ఎక్స్పోనెన్షియల్ పవర్ αjβx కాబట్టి నేను దానిని eαxejβx C2e αxe jβx లాగా వేరు చేస్తున్నాను ఇది 49 వ సమీకరణం ఇప్పుడు ఈ 49 వ సమీకరణాన్ని మీ టైం డొమైన్ కి ట్రాన్సఫార్మ్ చెయ్యాలి ఎందుకంటే ఈ విలువ నిజానికి ఇది RMS విలువ ఇది వాస్తవానికి V విలువ కాబట్టి మీరు దానిని టైం డొమైన్ మరియు x యొక్క ఫంక్షన్ గా తక్షణ వోల్టేజ్ గా మార్చినట్లయితే మీరు ఇవ్వగలిగిన దాని యొక్క V ఫంక్షన్ tx t x అని వ్రాయవచ్చు అది V టైమ్ యొక్క ఫంక్షన్ మరియు దూరం x ఇది RMS విలువ అయితే 2 కి సమానం ఇది ఈ ఒక C1 eαx యొక్క వాస్తవ భాగానికి 2 లో ఉంటుంది అప్పుడు ejωtβx ఎందుకంటే మనం టైమ్ డొమైన్ లో పరిశీలిస్తున్నాము అందుకే ejωtβx ను వ్రాయడం మరియు ఇది RMS విలువ కాబట్టి మీరు మీ AC AC సర్క్యూట్ ఫిలాసఫీ సిద్ధాంతం అదే ప్లస్ 2 C2e αxejωt βx యొక్క రియల్ భాగం కోసం అధ్యయనం చేసినదానికి సమానం కాబట్టి ఈ సమీకరణం తో మనం మీ టైమ్ డొమైన్ కు ట్రాన్సఫామ్ చెందాలి కాబట్టి ఇది సమీకరణం 50 కానీ ఆ తర్వాత నేను చెప్పినదానిని నేను ఇక్కడ వ్రాశాను ఈ 49 వ సమీకరణం లోని V లైన్ వెంట ఏ సమయంలోనైనా వోల్టేజ్ యొక్క RMS ఫెజార్ విలువ అంటే మనం టైమ్ డొమైన్ కు మారుతున్నాము మరియు స్వీకరించే ఎండ్ నుండి కొలుస్తారు కాబట్టి x అంటే స్వీకరించే ఎండ్ నుండి పంపే ఎండ్ కు కదులుతున్న x పెరుగుదల మొదటి పదం పెద్దది అవుతుంది కాబట్టి మనం పొడవు పెరుగుతున్న కొద్దీ ఉంటే ఎందుకంటే మనం లాంగ్ లైన్ కోసం వ్యక్తీకరణ ను తీసుకుంటున్నప్పుడు మీ దూరం నుండి స్వీకరించే ఎండ్ నుండి పంపే ఎండ్ వరకు పరిగణించబడుతుందని నేను భావించాను అంటే మీరు స్వీకరించే ఎండ్ నుండి పంపే ఎండ్ వరకు కదులుతున్నప్పుడు x పెరుగుతోంది కాబట్టి x eαx కు e ని పెంచినప్పుడు కాబట్టి ఈ టర్మ్ ను పెరుగుతోంది అందువల్ల ఆ కదలిక ను మొదటి టర్మ్ eαx కారణం గా పెద్దదిగా చేస్తుంది మరియు దీనిని ఇన్సిడెంట్ వేవ్ అని పిలుస్తారు మరియు రెండవ టర్మ్ e αx చిన్నదిగా మారుతుంది ఎందుకంటే x పెరుగుతున్నందున అది e αx మరియు దీనిని రిఫ్లెక్టెడ్ వేవ్ అంటారు V1t x 2 C1 cos ωtβx కాబట్టి ఒకటి ఇన్సిడెంట్ వేవ్ మరొకటి రిఫ్లెక్టెడ్ వేవ్ అంటారు కాబట్టి ఆ లైన్ వోల్టేజ్ వెంట ఏ సమయంలోనైనా రెండు భాగాల మొత్తం అంటే ఈ టర్మ్ మనం V1 t x గా నిర్వచించాము మొదటి టర్మ్ మరియు రెండవ టర్మ్ మనం V2 t x గా నిర్వచించాము కాబట్టి దీని అర్థం ఇక్కడ V1 t x అంటే ఒక ఫంక్షన్ V అంటే V1 అనేది ఒక ఫంక్షన్ మరియు మీరు ఈ కొసైన్ను వాస్తవంగా తీసుకుంటే ఇందులో మీ నిజమైన భాగం cos ωt βx అవుతుంది కాబట్టి ఈ భాగం cos ωt βx ఇది 52 మరియు రెండవ టర్మ్ V2 t x 2 C2 e αx cos ωt βx ఎందుకంటే ఇక్కడ ej t βx ఇది రియల్ భాగం అవుతుంది కాబట్టి ఇది C2 e αx cos ωt βx గా ఉంటుంది ఇది సమీకరణం 53 కాబట్టి ఇది V1 యొక్క ఎక్స్ప్రెషన్ మరియు ఇది V2 t x యొక్క ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనము లైన్ వెంట కదులుతున్నప్పుడు కాబట్టి మీరు లైన్ వెంట వెళ్తే అప్పుడు మీ సమీకరణం 52 మరియు 53 దానికి ట్రావెలింగ్ వేవ్ లాగా పనిచేస్తాయి ఎందుకంటే ఒకటి ఇన్సిడెంట్ వేవ్ మరియు మరొకటి రిఫ్లెక్టెడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ రిఫ్లెక్ట్ అయిన వేవ్ భాగాన్ని ఈ భాగాన్ని రిఫ్లెక్టెడ్ వేవ్ గా పరిగణిస్తుందని మీరు భావిస్తారు కాబట్టి అది V2t x మరియు మనం వేవ్ తో పాటు ట్రావెల్ చేస్తున్నామని ఉహించుకుందాము మరియు అంటే మీరు ట్రావెలింగ్ వేవ్ యొక్క పీక్ ఆంప్లిట్యూడ్ ని చూడాలనుకుంటే ఆ వేవ్ యొక్క వేగాన్ని పెంచాలి మరియు మీరు కూడా అదే వేగం తో కదులుతుంటే మీరు అప్పుడు మాత్రమే పీక్ ను గమనించవచ్చు కాబట్టి మీరు పిలిచేది అంటే మనం వేవ్ తో పాటు ట్రావెల్ చేస్తున్నామని ఉహించుకుందాము రిఫ్లెక్టెడ్ వేవ్ ని పరిగణ లో కి తీసుకుంటే తక్షణ పీక్ ఆంప్లిట్యూడ్ విలువ ని గమనించడానికి కావలసింది ωt βx 2 k అంటే దీని అర్థం ఇది మీకు కావాలంటే ఇది cos ఒకవేళ కావాలంటే ఇది మీ పీక్ విలువ 2 C2 e αx అప్పుడు పీక్ విలువ cos ωt βx 1 అంటే ఇది మీ ωt βx 1 x t 2kπ ఇది మీ cos 2kπ కి సమానం మీరు వ్రాయగలిగే 2k లేదా 2 k 2kπ కి సమానం నేను ఈ cos 2kπ ను ఉంచాను అంటే ωt βx 2kπ ఇది సాధారణ విషయం ఒకవేళ k 0 అయితే cos 0 1 k 1 cos2π కూడా 360 డిగ్రీ 1 మరియు మొదలైనవి కాబట్టి ωt βx 2kπ గా ఉంటుంది అంటే మీరు ఆ విలువ ను పీక్ ఆంప్లిట్యూడ్ అని పిలిచేదాన్ని తక్షణమే గమనించడానికి ωt βx ఇది 1 గా ఉండాలి అంటే t βx 2kπ కి సమానం గా ఉండాలి అంటే ఇది నా 4 వ సమీకరణం ఇప్పుడు వేవ్ ను కొనసాగించడానికి మరియు పీక్ ఆంప్లిట్యూడ్ ని గమనించడానికి అలాగే ఉంచడానికి వేవ్ వేగం తో ప్రయాణించాలి అంటే వేగం ఏదయినా మీరు ఆ పీక్ ని గమనించాలనుకుంటే మీరు దానితో ప్రయాణించాలి కాబట్టి ఆ సందర్భంలో 54 వ సమీకరణం కోసం మీరు డెరివేటివ్ ను తీసుకుంటే టైమ్ వలన ఏమి జరుగుతుంది కాబట్టి dxdt నుండి మీరు dxdt నుండి తెలుసుకుంటారు అంటే ప్రాథమికం గా అది అవుతుంది కాబట్టి dxdtఇది సమీకరణం 55 ఈ విధంగా ప్రాపగేషన్ యొక్క వేగం v అంటే dxdt ω2πf ఇది 56 వ సమీకరణం కాబట్టి ఇది ప్రాపగేషన్ యొక్క వేగం ఇప్పుడు ఒక పూర్తి వోల్టేజ్ సైకిల్ లైన్ ద్వారా నేను ఇక్కడ వ్రాసాను 2π రేడియన్ ఆంగులర్ ఆర్గ్యూమెంట్ βx కు అనుగుణంగా ఉంటుంది సంబంధిత లైన్ పొడవు x λ వేవ్ పొడవు గా నిర్వచించబడింది మీరు మీటరు ను రేడియన్లో రాసినట్లైతే వ్యక్తీకరించబడుతుంది మీటరు కు రేడియన్లో వ్యక్తీకరించబడినప్పుడు ఆ అర్ధం ఏమిటంటే లైన్ వెంట ఉన్న పూర్తి వోల్టేజ్ సైకిల్ 2π రేడియన్ యొక్క మార్పుకు అనుగుణంగా ఆంగులర్ ఆర్గ్యూమెంట్ βx ఉంటుంది కాబట్టి ఆ సందర్భం లో సంబంధిత లైన్ పొడవు x λ వేవ్ లెంగ్త్ గా నిర్వచించబడుతుంది అంటే βx 2π అంటే x వాస్తవానికి λ కాబట్టి ఇక్కడే x λ βλ 2π ఉన్నప్పుడు ఉంచాము కాబట్టి λ 2π ఒక్క విషయం మాత్రమే నేను మీకు చెప్పాను సాధారణం గా నిజానికి ఈ వైపు λ నా అలవాటుగా నేను ఇలా వ్రాస్తాను కాని నిజానికి ఇది ఇలా ఉంటుంది కానీ మీరు నన్ను క్షమించండి కాబట్టి ఇది నా అలవాటుగా మారింది కాబట్టి నేను ఇలా వ్రాస్తాను కాబట్టి λ 2π కాబట్టి ఇది నిజానికి మీ వేవ్ లెంగ్త్ అని పిలుస్తారు ఇపుడు ఇంకొక ముఖ్యమైన విషయం కాబట్టి లైన్ లాస్ ల ను నెగ్లెక్ట్ చేస్తాము అంటే g 0 మరియు r 0 గా ఉండాలి కాబట్టి ఆ సందర్భం లో లైన్ లాస్ లు నెగ్లెక్ట్ అవ్వాలి అప్పుడు ప్రాపగేషన్ కాంస్టాంట్ α యొక్క రియల్ పార్ట్ 0 అవుతుంది అంటే సమీకరణం 27 నుండి γαjβ ఇది z y వర్గ మూలానికి సమానం కాబట్టి z అన్ని పేర్లు ఈ అంశం ప్రారంభంలో ఇవ్వబడ్డాయి కాబట్టి rjωLgjω jωC కాబట్టి మీరు r ని 0 గా g ని 0 గా ప్రతిక్షేపిస్తే r0 మరియు g0 ఇక్కడ మీరు j2 2 LC ను పొందుతారు అప్పుడు అది jω LC అవుతుంది కాబట్టిరియల్ భాగం లేదు అంటే α0 మరియు βω LC ఇది లైన్ లాస్ తక్కువగా ఉన్నప్పుడు జరుగుతోంది లాస్ లైన్ తక్కువ అని మనం అనుకుంటే అందువల్ల సమీకరణం 29 క్యారెక్టర్య్స్టిక్ ఇంపెడెన్స్ మనకు తెలుసు ఇది ZC small zsmall y మరియు z rjωLgjωC కానీ r 0 g 0 కాబట్టి మీరు r 0 g 0 పెడితే jω రద్దు చేయబడింది మరియు చివరికి అది ZC LCఅవుతుంది కాబట్టి ZC వాస్తవానికి స్వచ్ఛమైన రెసిస్టివ్ ఇది పూర్తిగా రెసిస్టివ్ ఇక్కడ కాంప్లెక్స్ భాగం LC పూర్తిగా మీ రెసిస్టివ్ అప్పుడు దీని అర్థం దీనిని సాధారణంగా సర్జ్ ఇంపెడెన్స్ అని పిలుస్తారు కాబట్టి వాస్తవానికి ZC ని పెరిగే ఇంపెడెన్స్ఇంఫిడెన్స్ అని పిలుస్తాము దాని విలువ 250Ω మరియు 400Ω ల మధ్య మారుతూ ఉంటుంది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ కి వస్తే భూగర్భఅండర్ గ్రౌండ్ కేబుల్స్ విషయంలో 40Ω మరియు 60Ω ల మధ్య మారుతూ ఉంటుంది ధన్యవాదాలు